కణంతో అనుబంధించబడిన ఉన్న తరంగాన్ని కలిగి ఉన్న ఆలోచనను నేను మీకు పరిచయం చేస్తున్నాను మునుపటి ఉపన్యాసానికి నేను ψxt అనే సంజ్ఞామానాన్ని ఇచ్చాను దీనిని Psi సై అని ఉచ్ఛరిస్తారు ఇది గ్రీకు అక్షరం మరియు మనం ఇప్పుడు ψxt ద్వారా సంతృప్తి చెందిన సమీకరణం ఏమిటో కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఒక తరంగం అనుసంధానం చేయబడి ఉంది ఆ వ్యాప్తి అంటే ఏమిటో మనకు తెలియదు మనం ఇంకా ఏ సమీకరణం ద్వారా సంతృప్తి చెందామో కనుగొనాలనుకుంటున్నాము ఈ ఆవిష్కరణ ఎర్విన్ ష్రోడింగర్ చేత చేయబడింది ఎవరు సమీకరణాన్ని ప్రతిపాదించారు మరియు ప్రస్తుతం నేను టైం ఇండిపెండెంట్ పై దృష్టి పెడతాను ఇప్పుడు స్థిరంగా ఉంది ప్రస్తుతం నేను స్టేషనరీ ψxtపై దృష్టి సారిస్తాను కానీ ఈ ష్రోడింగర్ యొక్క ఆవిష్కరణ ψxt స్టేషనరీ మరియు టైం ఇండిపెండెంట్ రెండింటి కోసం రూపొందించబడింది ఇప్పుడు ఇది నేను హెచ్చరిక పదం ఇవ్వాలనుకుంటున్నాను మరియు హెచ్చరిక ఏమిటంటే ఈ సమీకరణం కనుగొనబడింది ఇది ఎక్కడో ఉంది మరియు కనుగొనబడింది అందువలన ఇది ఒక ప్రాథమిక సమీకరణం కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను మరియు ఇది ఉద్భవించవచ్చని అనుకోకండి విభిన్న మార్గాల నుండి జోడించడం ద్వారా దీనిని కనుగొనవచ్చు ఇది అంతిమ పరీక్ష ప్రయోగం అని సమర్థించబడవచ్చు సమీకరణం యొక్క అంతిమ పరీక్ష ఫలితాలను ప్రయోగాలతో సరిపోల్చడం కాబట్టి అతను ఈ సమీకరణాన్ని ప్రతిపాదించాడు నేను దీనిని కనుగొన్నాను ఇది కనుగొన్న తర్వాత అతను దీని నుండి ప్రయోగాలతో సరిపోయే వరకు అన్ని నిల్వలను కనుగొన్నాడు కానీ ఇది ఒక ప్రాథమిక సమీకరణం ఇది వివిధ మార్గాల ద్వారా కనుగొనబడుతుంది కానీ ఇది ఒక ప్రాథమిక సమీకరణం అది వేరొకదాని నుండి తీసుకోబడదు కాబట్టి దయచేసి చాలా మంది వ్యక్తులు ష్రోడింగర్ సమీకరణం నుండి తప్పుగా ప్రకటన చేయడాన్ని గురించి తెలుసుకోవాలి కాబట్టి మేము ఇప్పుడు ఈ సమీకరణానికి చేరుకోవాలని మరియు ఇది సరైనదో లేదా ఏది అని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఈ నేపథ్యాన్ని అందించినందున నేను ఇప్పుడు ఫోకస్ చేయాలనుకుంటున్నది ఈ స్థిర స్థితి ష్రోడింగర్ సమీకరణం టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింగర్ సమీకరణం అని కూడా అంటారు తరంగాలపై మా చర్చ నుండి మీరు ఒక స్టేషనరీ తరంగం గురించి గుర్తుచేసుకుంటే నేను ఇప్పుడు ψxt పరంగా మాట్లాడతాను స్పేస్ పార్ట్ ψ మరియు టైమ్ పార్ట్ ని వ్రాస్దాం మరియు అవి వేరు చేయబడ్డాయి స్టేషనరీ తరంగానికి సమయం భాగం sin ωt లేదా e iωt రూపంలో ఉంటుంది మరియు దానిని నిజమైన లేదా ఊహాత్మక భాగమని తీసుకోండి కాబట్టి స్థిరమైన తరంగంలో సమయం భాగం స్వచ్ఛమైన సింగిల్ ఫ్రీక్వెన్సీ భాగం మరియు దాని పౌనఃపున్యం లేదా కోణీయ పౌనఃపున్యం అదే పద్ధతిలో ష్రోడింగర్ సిద్ధాంతంలోని స్టేషనరీ తరంగాలు స్వచ్ఛమైన ωని కలిగి ఉంటాయి ఇది E 2πE h వలె ఉంటుంది కాబట్టి ψxt ψ e iEt గా రాయబడుతుంది మరియు మేము ఈ x భాగానికి సమీకరణం కోసం చూస్తున్నాము స్టేషనరీ తరంగాల నుండి గుర్తుకు తెచ్చుకోండి మరియు నేను ఒక కోణం పై దృష్టి పెడుతున్నాను d2dx2k2ψ0 అనేది xపై మాత్రమే ఆధారపడి ఉన్నప్పుడు స్వచ్ఛమైన తరంగం ఉంటుంది మరియు k అనేది v తప్ప మరొకటి కాదు మనం ఆ ఉపన్యాసానికి తిరిగి వెళ్లి దానిని చూద్దాం కాబట్టి మెటీరియల్ వేవ్ల కోసం ఇదే సమీకరణ ప్రాప్తి అని నేను ఇక్కడ నుండి వాదించవచ్చా కాబట్టి మెటీరియల్ వేవ్ కోసం k అంటే ఏమిటో చూద్దాం లేదా కణానికి k అది 2π గా ఇవ్వబడుతుంది 2 hp తప్ప మరేమీ కాదు కాబట్టి నేను k particle 2πph లేదా p అని రాయగలను అందువలన k2 p22 అవుతుంది మరియు ఎనర్జీ E p2 అనేది 2m2 తప్ప మరొకటి కాదు దీన్ని ఇక్కడ ప్రతిక్షేపణ చేద్దాం నేను దీన్ని ఇక్కడ ప్రతిక్షేపణ చేసినప్పుడు నేను d2dx2k2ψ0 పొందబోతున్నాను కణ తరంగాలకు ఇది సమీకరణం కాగలదా కాబట్టి దీని ద్వారా మీకు 22md2dx2VψEψ ఇస్తుంది ష్రోడింగర్ ప్రతిపాదించినది ఇదే మరియు ఈ ψxt యొక్క సమయ ఆధారపడటం ψకి సమానంగా ఉంటుంది ఇది e iEt సమయాల పైన ఉన్న సమీకరణం నుండి గణించబడుతుంది కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ E తో డోలనం చేసే స్టేషనరీ తరంగం ఇది వేవ్స్ కోసం సమీకరణం కాగలదా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా టెస్ట్ దీనికి పరిష్కారం మరియు ప్రయోగాలు లేదా ముందుగా తెలిసిన ఫలితాలతో పోల్చడం కాబట్టి మేము దీనిని పరిష్కరిస్తాము మరియు ఇది ముందుగా తెలిసిన ఫలితాలను ఇస్తుందో లేదో చూడటానికి ప్రయత్నిస్తాము ప్రయోగాలతో సరిపోలుతుందో లేదో తెలుసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఈ సమీకరణం పరిష్కరించబడాలి కాబట్టి దీనిని స్టేషనరీ స్థితులకు ష్రోడింగర్ సమీకరణం అంటారు నేను ముందుగా చెప్పినట్లుగా ఇది సరిహద్దు షరతులతో పరిష్కరించబడుతుంది మరియు మీరు సరిహద్దు షరతులతో సమస్యను పరిష్కరించినప్పుడు వేవ్ పై నా ఉపన్యాసంలోని స్ట్రింగ్ ఉదాహరణ నుండి మీరు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటే సరిహద్దు షరతులు అంటే సరిహద్దు షరతులు కేవలం నిర్దిష్ట ఎనర్జీ En లతో సంతృప్తి చెందాయి మరియు వీటిని ఐగెన్ ఎనర్జీలు అంటారు ఇవి సిస్టమ్ యొక్క స్టేషనరీ స్థితి ఎనర్జీని సూచిస్తాయి ఉదాహరణకు హైడ్రోజన్ అణువులో అవి మీకు ముందుగా నిర్ణయించబడిన ఎనర్జీ ని ఇస్తాయి కాబట్టి మేము దానిని తనిఖీ చేయాలి మరియు ψ కొన్ని షరతులను సంతృప్తిపరచాలని కూడా మేము డిమాండ్ చేస్తాము కాబట్టి మనం చెబుతున్న ష్రోడింగర్ సమీకరణం 22md2dx2VψEψ మరియు ψ పై షరతులు మొదటిది ψ ప్రతిచోటా పరిమితంగా ఉండాలి రెండవది ψ నిరంతరంగా ఉండాలి మూడవది dψ dx ప్రతిచోటా పరిమితంగా మరియు నిరంతరంగా ఉంటుంది ఇక్కడ నేను ఒక హెచ్చరికను వ్రాస్తాను V అనంతానికి వెళ్లినప్పుడు లేదా V బాగా ప్రవర్తించనప్పుడు తప్ప కాబట్టి ఈ 3 విషయాలన్నీ నేను బాగా ప్రవర్తించినవే కాబట్టి పరిష్కారాలు ప్రతిచోటా పరిమితంగా ఉండాలని ψ ప్రతిచోటా నిరంతరంగా ఉండాలని మరియు dψdx ప్రతిచోటా నిరంతరంగా మరియు పరిమితంగా ఉండాలని మేము డిమాండ్ చేయబోతున్నాము కాబట్టి రెండవ డెరివేటివ్ కూడా తీసుకోవచ్చు ఇది మరియు ఇది సరిహద్దు షరతులతో పరిష్కరించబడుతుంది మరియు సరిహద్దు షరతు మనం ఇంతకు ముందు చెప్పినట్లు ఉండబోతోంది వేవ్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక కణం కనుగొనబడుతుంది కణం ఎక్కడ కనిపించదు మరియు అంటే సాధారణంగా x→ ±∞ 0 గా డిమాండ్ చేయబడుతుంది లేదా భౌతిక పరిస్థితిని చూస్తే కణం కనిపించని చోట అదృశ్యమవుతుంది లేకపోతే పరిమిత నిరంతర మరియు డెరివేటివ్ నిరంతరాయంగా ఉంటుంది ఇది 3 డైమెన్షనల్ సాధారణీకరణ కూడా రాయవచ్చు కాబట్టి ఒక డైమెన్షనల్ సమీకరణం 22md2dx2VψEψ సాధారణీకరణలో 3 డైమెన్షనల్ 22m లాప్లాసియన్ స్థానంలో ఉంటుంది రెండవ డెరివేటివ్ చతురస్రం మరియు అది r యొక్క ఫంక్షన్ గా ఉంటుంది అంటే x y మరియు z ప్లస్ V ψ Eψకి సమానం నేను దీన్ని xy మరియు z పరంగా కూడా వ్రాస్తాను 22m2ψxyz అంటే ఆ r వెక్టర్ అంటే ప్లస్ V అనేది xyz యొక్క ఫంక్షన్ మరియు Vxyzψxyz E ψxyz కి సమానం ఇది సమీకరణం అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక సాధారణ సిస్టమ్ కోసం పరిష్కరిద్దాం ఒక పెట్టెలో కణం కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించండి విల్సన్ సమ్మర్ఫీల్డ్ క్వాంటైజేషన్ కండిషన్ నుండి మనం ఇంతకు ముందు పొందిన ఈ పరిష్కారాన్ని ఇప్పుడు మనం ష్రోడింగర్ సమీకరణంగా పరిష్కరిస్తాము మరియు అది ఏమి సమాధానం ఇస్తుందో చూడండి ఈ సందర్భంలో మనం పొందబోయేది పెట్టె వెలుపల సంభావ్యత అనంతం మరియు లోపల సంభావ్యత 0 ఇది x 0 x L అని చెప్పండి మరియు కణం ఇక్కడ కదులుతోంది కాబట్టి స్క్రోడింగర్ సమీకరణం 22md2dx2VψEψ x 0 మరియు x l మధ్య ఇది వర్తిస్తుంది x0 అనేది 0 సరిహద్దు పరిస్థితి ఎందుకంటే x 0 కి మించి ఒక కణం ఉనికిలో ఉండదు సంభావ్యత అనంతం కాబట్టి ఏదైనా పరిమిత ఎనర్జీ గల కణం అక్కడ ఉండదు మరియు xL0 కాబట్టి ఇవి సరిహద్దు షరతులు పరిష్కారం ఏమిటో చూద్దాం కాబట్టి నేను పెట్టెలోని కణాన్ని పరిష్కరిస్తున్నాను V→∞ బయట ఉంది కణం లోపల ఉంది మరియు సమీకరణం 22md2dx2VψEψ అందువలనd2dx22mE2ψ0 మరియు E0 కోసం దీనిని పరిష్కరించడం చాలా సులభం ఈ k స్క్వేర్ అని వ్రాస్తాము కాబట్టి ఈ సమీకరణం k2ψ0 అవుతుంది ఇక్కడ k22mE2 మరియు ఈ పరిష్కారం స్ట్రింగ్ సొల్యూషన్ నుండి మనకు ఇప్పటికే తెలుసు ψ అనేది AsinkxBcoskx అవుతుంది మరియు x00 B0ని సూచిస్తుంది xL0 ఒక A sin kL 0 ని సూచిస్తుంది అందువల్ల ఈ సరిహద్దు షరతు knnπL ఉన్నప్పుడు మాత్రమే సంతృప్తి చెందుతుంది అందువల్ల kn2 n22L2 2mEn2 కి సమానం మరియు ఇది వెంటనే నాకు Enn2222mL2 అని చెబుతుంది విల్సన్ సోమ్మర్ఫీల్డ్ పరిమాణీకరణ పరిస్థితుల ద్వారా ముందుగా పొందిన అదే సమాధానం కాబట్టి ష్రోడింగర్ సమీకరణం నాకు అదే సమాధానం ఇస్తుందని మీరు చూస్తారు ఇప్పుడు నేను దాన్ని పరిష్కరించాను ఇప్పుడు నేను ఆ సమాధానాన్ని తరంగ సమీకరణం యొక్క పరిష్కారం ద్వారా పొందాను మరియు I స్టేషనరీ ఎనర్జీ అనేది ఐగెన్ ఎనర్జీ గా కనిపిస్తాయి కాబట్టి En అనేది ఐగెన్ ఎనర్జీ ఈ ఎనర్జీ లకు మాత్రమే సరిహద్దు షరతులు సరిగ్గా సంతృప్తి చెందుతాయి కాబట్టి తరంగ చిత్రంలో ఇది మీకు ఆ వివిక్త ఐగెన్ ఎనర్జీ లను అందించే సరిహద్దు షరతు ఎందుకంటే ఆ ఎనర్జీకి మాత్రమే సరిహద్దు షరతు సంతృప్తికరంగా ఉంటుంది వేవ్ ఫంక్షన్ గురించి ఏమిటి కాబట్టి నేను En n2222mL2 కి సమానం అవుతుంది n 1 ఉంచితే అది 22 2mL2 స్క్వేర్ ఎనర్జీని ఇస్తుంది మరియు వేవ్ ఫంక్షన్ A sin L x రెట్లు ఉంటుంది A మేము ఇప్పటివరకు నిర్ణయించలేదు అధిక n విలువ లకు అది sin nπL x అవుతుంది కాబట్టి En మరియు సంబంధిత వేవ్ ఫంక్షన్ ψ కొంత స్థిరమైన A sin nπL x అవుతుంది ఈ వేవ్ ఫంక్షన్లు ఎలా కనిపిస్తాయి దీన్ని ఇక్కడ ప్లాట్ చేయనివ్వండి n1 కి ఇది స్ట్రింగ్ వేవ్ ఫంక్షన్ లాగానే కనిపిస్తుంది ఇది n 1 n 2 అప్పుడు వేవ్ ఫంక్షన్ ఇలా కనిపిస్తుంది ఇది n 2 n 3 కోసం ఈ వేవ్ ఫంక్షన్ ఇలా కనిపిస్తుంది కాబట్టి మనం అధిక మరియు అధిక ఎనర్జీ లకు వెళుతున్నప్పుడు తరంగ పనితీరు మరింత ఎక్కువగా వంగి ఉంటుంది మరియు అది అర్ధవంతంగా ఉంటుంది ఎందుకంటే ఇది చిన్నదిగా మరియు చిన్నదిగా మారుతుంది కాబట్టి ఇది మరింత కైనెటిక్ ఎనర్జీ గతి శక్తిని పొందుతుంది కాబట్టి వేవ్ ఫంక్షన్ను ఎక్కువగా ఆపివేయడం అంటే అధిక కైనెటిక్ ఎనర్జీ అని మీరు చూడవచ్చు పరిష్కారాలు స్ట్రింగ్ కోసం వేవ్ సొల్యూషన్ లాగానే ఉంటాయి కాబట్టి ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరిస్తే మీ గురించి ఎవరైనా నిజంగా భయపడకూడదు ఇది స్ట్రింగ్పై సమీకరణం వంటి తరంగ సమీకరణం మరియు ఐగెన్ వాల్యూలు ఇప్పుడు క్వాంటం వ్యవస్థ యొక్క స్థిర స్థితి ఎనర్జీ లకు సంబంధించినవి ఆ పరిచయం మరియు సరళమైన ఉదాహరణతో నేను ఈ విదంగా పేర్కొంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను మొదటిది ష్రోడింగర్ సమీకరణం 22m2ψVψEψ అనేది మెటీరియల్ వేవ్ కి సంబంధించిన ప్రాథమిక తరంగ సమీకరణం రెండవది సరైన సరిహద్దు షరతులతో కూడిన పరిష్కారాలు వ్యవస్థ యొక్క క్వాంటం ఎనర్జీ లను అందిస్తాయి ఈ ఎనర్జీ లను ఐగెన్ ఎనర్జీలు అంటారు తరంగ ఉపన్యాసంలో నేను ఐగెన్ విలువలు ఆలోచనను ముందుగా పరిచయం చేసాను మరియు యొక్క అర్థం ఇంకా మరింత అర్ధం చేసుకోవాల్సివుంది